అందరికీ నమస్కారంసాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని డెవలప్మెంట్ పై ఎన్పిటిఇఎల్ మూక్ కోర్సుకు తిరిగి స్వాగతం

ఇది 6 వ వారంమాడ్యూల్ నంబర్ 2 మరియు లెక్చర్ నంబర్ 32 ఈ వారం నేను కమ్యూనికేషన్ నైపుణ్యాల పై దృష్టి సారించాను మరియు ముఖ్యంగా ఈ మాడ్యూల్లోనేను కమ్యూనికేషన్కు అడ్డంకుల పై దృష్టి పెట్టబోతున్నాను మరియు ప్రత్యేకంగానేను నా దృష్టిని పెట్టాలనుకుంటున్నాను ఏ కారణంగా తలెత్తే అడ్డంకుల పై దృష్టి పెట్టబోతున్నాను నేను ఎప్పటిలాగే ప్రారంభించే ముందునేను చివరి ఉపన్యాసానికి తిరిగి వెళ్లాలనుకుంటున్నాను గత ఉపన్యాసంలోమేము సమర్థవంతమైన కమ్యూనికేషన్పై దృష్టి పెట్టాము మరియు సమర్థవంతమైన కమ్యూనికేషన్గురించి మాట్లాడుతున్నప్పుడుసమర్థవంతమైన కమ్యూనికేటర్ అంటే ఎల్లప్పుడూ నాయకత్వం వహించే వ్యక్తిఆపై ప్రజలు ఈ సమర్థవంతమైన కమ్యూనికేటర్ను అనుసరించడం సంతోషంగా ఉంటుందని నేను ఎత్తిచూపాను ప్రజలు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలిగితే వారు కూడా సంతోషిస్తారు అన్ని అసంతృప్తులు మేము కనుగొన్నాము ఎందుకంటే అది వస్తోంది హృదయంలో అనుభూతి చెందుతున్నది వ్యక్తీకరించబడకపోవడం వల్ల వచ్చే అన్ని అసంతృప్తులు మేము కనుగొన్నాము అయితేకమ్యూనికేషన్ అనేది చాలా సంక్లిష్టమైన పరస్పర ప్రక్రియ మరియు ఇందులో భాగస్వామ్య అంచనాలు మరియు చెప్పని ఒప్పందం ఉంటుందని మేము కనుగొన్నాము కాబట్టిఈ అంచనాలు మరియు ఒప్పందాలు చాలా స్పష్టంగా లేకపోతేఅప్పుడు తప్పుడు వివరణలు అపార్థాలు మరియు తరచుగా తప్పుడు సమాచార మార్పిడి సాధ్యమవుతుంది మొత్తం మీద సమర్థవంతమైన కమ్యూనికేషన్ అనేది ఉద్దేశించిన మరియు కావలసిన ప్రతిస్పందనను కలిగించే మీ సామర్థ్యం ఆపై నేను మీతో ప్రాథమిక కమ్యూనికేషన్ ప్రక్రియ గురించి చర్చించాను మీరు ఐదు WH ప్రశ్నలను అడిగితే మీరు సులభంగా గుర్తుంచుకోగలరు ఇందులో ఎవరు ఏ ఛానెల్ ద్వారా ఎవరికి ఏమి పంపుతారు చివరగాసమర్థవంతమైన కమ్యూనికేషన్కు దోహదపడే వివిధ భాగాల పై నేను ప్రత్యేకంగా చర్చించాను నేను సంక్షిప్తత మరియు స్పష్టతతో ప్రారంభించిఆపై నమ్మకం మరియు విశ్వాసంనిజాయితీ మరియు ఆసక్తితాదాత్మ్యం మరియు సమయ భావం సంక్షిప్తత మరియు ప్రభావం అనే ఐదు అంశాలపై దృష్టి పెట్టాను కాబట్టి మీరు మీ రోజువారీ జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తే ఇవి మిమ్మల్ని సమర్థవంతమైన కమ్యూనికేటర్గా మార్చగల అంశాలు ఇప్పుడుకొన్ని అడ్డంకులు కావచ్చు సమర్థవంతమైన కమ్యూనికేటర్గా మారడానికి మీ ఉత్తమ ప్రయత్నాలు ఉన్నప్పటికీఇది సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి మిమ్మల్ని నిరోధిస్తుంది కొన్నిసార్లు ఇది మీలో మీ వ్యక్తిత్వం కొన్నిసార్లు ఇది మీ నుండి బయటకు వస్తుంది మీ వ్యక్తిత్వం కాదు కానీ అది గ్రహీత వల్ల వస్తుంది నేను మునుపటి దానిలో చర్చించిన ఈ కమ్యూనికేషన్ ప్రక్రియ విస్తరించిన నమూనాను గుర్తుంచుకోండి కాబట్టిమీరు పంపుతున్న సందేశాన్ని ఎన్కోడింగ్ డీకోడింగ్ మరియు అర్థం చేసుకునే ప్రక్రియలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కూడాఅవతలి వ్యక్తి డీకోడ్ చేయడానికిఎన్కోడ్ చేయడానికి మరియు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు మధ్యలో ఏదో ఉందిఇది ఒక రకమైన అడ్డంకులుగా పనిచేస్తుంది మరియు వాటిని నేను అడ్డంకులు అని పిలుస్తాను ఇప్పుడుఈ ఉపన్యాసంలో మనం అడ్డంకులు ఏమిటో గుర్తించడానికి ప్రయత్నిస్తాముఆపై అవి కమ్యూనికేషన్ను ఎలా ప్రభావితం చేస్తాయి మరియు ఈ అడ్డంకులలో కొన్నింటిని ఎలా అధిగమించగలము అడ్డంకులు అనేవి సమర్థవంతమైన సమాచార మార్పిడికి అడ్డంకులు అడ్డంకులు అనేవి ఆలోచనల స్వేచ్ఛాయుత ప్రవాహానికి ఆటంకం కలిగించేవిఅడ్డంకులు అనేవి చురుకుగా వినడాన్ని మరియు జాగ్రత్తగా ప్రతిస్పందించడాన్ని నిరోధించేవి మరియు ఈ అడ్డంకులు శారీరకమానసికభావోద్వేగమానసిక అడ్డంకులుగా పనిచేస్తాయి మరియు కమ్యూనికేషన్ వైఫల్యం లేదా తప్పుడు సమాచార మార్పిడికి దారితీస్తాయి ఈ ఉపన్యాసంలో మనం ముఖ్యంగా రెండు ప్రాథమిక అడ్డంకులలో ఒకదానిపై దృష్టి పెడతాముమొదటిది పంపినవారు లేదా స్వీకరించేవారి వ్యక్తిత్వం నుండి ఉత్పన్నమవుతుంది తదుపరి ఉపన్యాసంలో మనం వ్యక్తుల మధ్య లావాదేవీలపై దృష్టి పెడతాము ఇప్పుడుఎన్కోడింగ్ డీకోడింగ్ స్థాయిలో కూడా అవరోధం ఎలా తలెత్తుతుందో చూడండి ఇది ఎన్కోడ్ చేయబడిఆపై పంపినవారు మరియు రిసీవర్ ద్వారా డీకోడ్ చేయబడుతుంది వారు ఒక సాధారణ కోడ్ను పంచుకోకపోతే వారు ఒక సాధారణ భాషను పంచుకోకపోతే వారికి ఒక సాధారణ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ లేకపోతే అప్పుడు అర్థం అర్థం కాదుఅది సరిగ్గా అర్థం కాదు ఈ ఉదాహరణను తీసుకోండి ఆఫీసులో ఇలాంటి షార్ట్ సర్క్యూట్ వంటి వాక్యం దయచేసి ఎలక్ట్రీషియన్ను పంపండి కాబట్టిఇది ఎస్ఎం ఎస్గా వస్తుంది ఆపై అవతలి వ్యక్తి దానిని అందుకుంటాడు ఇప్పుడు దీని అర్థం ఏమిటి కాబట్టి సాధారణ మనిషి కోసం నేను మిమ్మల్ని అడిగితే మీరు దీన్ని ఎలా అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు మీ కార్యాలయంలో ఒక రకమైన విద్యుత్ వైఫల్యం అని చెబుతారుకాబట్టి మీకు ఎలక్ట్రీషియన్ సహాయం కావాలి కాబట్టిఇది ఒక సాధారణ సూచన ఫ్రేమ్కానీ దానిని ఉపయోగిస్తున్న వ్యక్తులను బట్టివారి వృత్తులను బట్టి సాధారణ సూచన ఫ్రేమ్ మారవచ్చు ఉదాహరణకుఇది ఒక గూఢచారి కథలో జరగాల్సి వస్తేఇది జేమ్స్ బాండ్ తన యజమాని ఎం కు పంపుతున్న విషయం అని ఊహించుకోండి ఇప్పుడు వివరణ ఏమిటి అతను స్పష్టంగా ఎలక్ట్రీషియన్ కోసం అడగడం లేదు ఇది ఇంతకంటే ఎక్కువ ఏదైనా కావచ్చు ఆఫీసులో షార్ట్ సర్క్యూట్ అంటే నా భాగస్వామిని కిడ్నాప్ చేశారని అర్థం కావచ్చు లేదా వేరే సందర్భంలో నా భాగస్వామి చంపబడ్డాడని కూడా అర్థం కావచ్చు దయచేసి ఎలక్ట్రీషియన్ను పంపండి అంటే దయచేసి నా సహాయం కోసం ఎవరినైనా పంపండి వాస్తవానికి ఎలక్ట్రీషియన్ కాదుకానీ వాస్తవానికి అది అతనికి సహాయం చేయగల ఎవరైనా కాబట్టిసందేశం ఎన్కోడ్ చేయబడిడీకోడ్ చేయబడిసాధారణ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఉంచబడుతుందిసంబంధిత వ్యక్తులు మాత్రమే సులభంగా అర్థం చేసుకోగలరు మీకు ఈ సాధారణ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అర్థం కాకపోతేఅప్పుడు సమస్య ఉంటుంది పంపినవారు మరియు స్వీకరించేవారి మధ్య జరిగే మరొక ఉదాహరణను చూడండి ఈ సందర్భంలోసందేశాన్ని పంపేవారు ఒక మహిళ తన లక్ష్యం గురించి స్పష్టంగా తెలియదు లేదా భాషను అనుచితంగా ఉపయోగిస్తుందిఇది వాస్తవానికి ఈ తప్పుడు సమాచార మార్పిడికి కారణమవుతుంది ఇది ఒక అమెరికన్ పర్యాటకుడి నిజమైన సంఘటన యొక్క కథ అతను చాలా ప్రదేశాలకు ప్రయాణించి తిరిగి వచ్చాడు మరియు ఆమె మరొక ప్రదేశానికి అనుసంధాన విమానంలో వెళ్లబోతోంది ఇప్పుడు విమానాశ్రయంలో ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తున్న అధికారి అతను తనిఖీ చేస్తున్నాడుఅతను ఆమెను అడిగాడు ఆమె వృత్తి ఏమిటి అని ఇప్పుడు ఆమె కేవలం హౌస్ మేనేజర్ అని చెప్పడానికి బదులు ఆమె ఇంట్లో ఉంది అని కాబట్టి ఆమె ఎవరూ లేరని చెప్పింది కాబట్టి అధికారి ఆమె తీసుకువెళుతున్న వస్తువులను చూశారుకాబట్టి చాలా సామాను ఉందిఆమె హ్యాండ్బ్యాగ్లో చాలా వస్తువులు ఉన్నాయిఅవి చాలా ఖరీదైన ఆభరణాలుకొన్ని వజ్రాలతో నిండి ఉన్న హెయిర్ క్లిప్ కాబట్టిఆమె ప్రయాణిస్తున్న ప్రదేశాలలో కొనుగోలు చేసిన చాలా ఖరీదైన వస్తువులు ఆపై ఆ అధికారి మనస్సులో ఏమి జరిగిందో మాకు తెలియదుకాబట్టి అతను ముందుకు వెళ్లి తనిఖీ చేయడం ప్రారంభించాడు కాబట్టిఅతను ఆమె సామాను మొత్తాన్ని తనిఖీ చేశాడుఅతను ఆమె హ్యాండ్బ్యాగ్ను తనిఖీ చేశాడు వారు ఆమెను ఒక ప్రైవేట్ ప్రదేశానికి కూడా తీసుకెళ్లారుఆపై వారు ఆమెను తనిఖీ చేశారు వారు ఆమె బూట్లు తీసుకున్నారువారు కత్తిరించారుఆపై వారు ఏదో తనిఖీ చేశారు ఆపై సుమారు రెండు గంటల తరువాతవారు సరే మేడమ్మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు అప్పుడు ఆ మహిళకు కోపం వచ్చింది మీరు ప్రజలను యాదృచ్ఛికంగా ఆపి ఆపై మీరు వారిని తనిఖీ చేసినట్లుగా ఉందా కేవలం మీ వినోదం కోసం ఇప్పుడు నేను నా కనెక్టింగ్ ఫ్లైట్ను కోల్పోయాను ఆపై మీరు ఈ పనులన్నీ చేస్తారు ఆపై మీరు అంతా బాగానే ఉందని చెబుతారుఆపై మనం అలాగే వెళ్ళాలి కాబట్టి అధికారి అయోమయానికి గురయ్యారుఆపై నేను మీ వృత్తిని అడిగినప్పుడుమీరు ఏమీ చెప్పలేదు కాబట్టి మేము చాలా ఆశ్చర్యపోయాము కాబట్టిఆమెకు వాస్తవానికి అర్థం కాలేదుకానీ అధికారి దీనిని ఏమీ లేదని విన్నప్పుడు అతను ఎన్ యు ఎన్ గురించి ఆలోచించాడుసాధారణంగా మేము సోదరి అని పిలుస్తాము కాబట్టి ఆమె ఒక సోదరి అయితే ఆమె ఒక సన్యాసిని అయితే ఆమె ఎందుకు చాలా ఖరీదైన వస్తువులను మోసుకెళ్తోందని ఆపై ఆమె ఎందుకు సరళంగా కనిపించడం లేదనిఆమె నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తోందని అతను అనుకున్నాడు ధ్వని ఒకటే ఏదీ లేదుఏదీ లేదు కానీ అర్థం మరియు అక్షరాలు భిన్నంగా ఉంటాయి ఆపై మీరు చర్చికి కొంత సేవ చేస్తున్నారా కాబట్టిఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులు ఇందులో పాల్గొన్నప్పటికీఒక వ్యక్తి ఏమి పంపుతున్నాడోఅవతలి వ్యక్తి ఏమి అందుకున్నాడో వారు స్పష్టంగా తెలుసుకోలేకపోయారు కాబట్టివారు తమ లక్ష్యంలో స్పష్టంగా లేనప్పుడు మరియు వారు అనుచితమైన లేదా తగిన భాషను ఉపయోగించనప్పుడుఅది సమస్యగా మారుతుంది వారు వివరణ కోరితే దాన్ని అధిగమించవచ్చని మీకు తెలుసు మీరు నిజంగా ఆమెను అడిగితేమీరు నిజంగా సన్యాసిని కాదా అని అప్పుడు మీరు దాని అర్థం ఏమిటి అని ఆమె అడిగితే ఆపై మీరు ఏదైనా చర్చితో సంబంధం కలిగి ఉన్నారా అని అతను వివరించి అది చాలా స్పష్టంగా ఉండవచ్చు కానీ ఏదో ఒక విధంగా నేను భాష నిజమైన సరదాగా ఉందని చెప్పినట్లుగా మేము ఆటలు ఆడతాముఆపై మనకు మన స్వంత అంచనాలు ఉంటాయి మరియు ప్రజలు దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని మేము భావిస్తాము పంపినవారు మరియు రిసీవర్ మధ్య మరొక ఆసక్తికరమైన ఉదాహరణను చూడండిఈసారి రిసీవర్ సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడు మరియు అర్థం చేసుకోలేకపోయాడు మద్యం తాగడం వల్ల కలిగే చెడులను తన విద్యార్థులకు చూపించాలనుకున్న ఒక ఉపాధ్యాయుడు దీనికి ఉదాహరణ ఉపాధ్యాయుడు తరగతికి వెళ్ళాడు ఆపై అతను ఒక లీటరు బాటిల్ తీసుకున్నాడు ఆపై బాటిల్లో అతను ర్యాక్ మద్యం తీసుకున్నాడుతద్వారా చాలా దుర్వాసన వస్తుంది కాబట్టిఅతను దీన్ని తాగడం చాలా చెడ్డదని వారికి చూపించాలనుకున్నాడుకానీ అతను వారికి ఒక ప్రదర్శన ఇవ్వాలనుకున్నాడు ఆపై మరోవైపు ఒక చిన్న పారదర్శక సీసా అతను తోట నుండి తాజా వానపాములను తీసుకున్నాడు ఆపై అవి చలిస్తూనే ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని చూడగలరా అని ఆయన విద్యార్థులను అడిగారు వారు అవును సర్ అది ఏమిటి అని చెప్పారువారు సర్ ఇది ఒక రాక్ అని చెప్పారు కాబట్టి ఇది మద్యం అని మీకు ఎలా తెలుసుసర్ మీరు కూడా దానిని అక్కడ అతికించారు ఆపై అది కూడా చాలా దుర్వాసనతో ఉంది కాబట్టి ఇది ఒక రాక్ అని మనం అర్థం చేసుకోవచ్చు అప్పుడు అతను వారిని దీని గురించి అడిగాడుసర్ వారు వానపాములువారు సజీవంగా ఉన్నారావారు అవును సర్ వారు సజీవంగా ఉన్నారని చెప్పారు కాబట్టివారు ఇక్కడ మరియు అక్కడ కదులుతున్నట్లు మనం చూడగలిగాము కాబట్టి ఇప్పుడు మీరు ఏమి జరుగుతుందో చూడండి అని అతను చెప్పాడు కాబట్టి అతను ఒక వానపామును తీసుకొని అరాక్ బాటిల్ లోపల పడేశాడు కాబట్టి వానపాములు చాలా వేగంగా కదలడం ప్రారంభించాయిఇక్కడ మరియు అక్కడ అది బయటికి రావడానికి ప్రయత్నిస్తుందికానీ అది వెళ్లి చదునుగా పడిఆపై చనిపోయింది అప్పుడు ప్రతి ఒక్కరూ దానిని చాలా ఆసక్తిగా చూస్తున్నారుఆపై వారు తమ సానుభూతిని చూపించారువారు ఏమి జరుగుతుందో చెప్పారుఆపై వారు దానిని చాలా ఆత్రుతగా చూస్తున్నారు అప్పుడు మళ్ళీ అతను మరొక వానపామును తీసుకున్నాడుఅప్పుడు వారు ఏమి జరుగుతుందో చెప్పారు అది చనిపోతుంది కాబట్టిఅతను అన్ని పురుగులను ఒక్కొక్కటిగా వేశాడు మరియు చివరకు అన్ని పురుగులు చనిపోయాయి ఇప్పుడు అతను వారికి మళ్లీ బాటిల్ చూపించాడు ఆపై మీకు సందేశం స్పష్టంగా వచ్చిందా అని అడిగాడు అప్పుడు చివరి వ్యక్తి చేయి పైకెత్తి అవును సర్ అవును సర్ నాకు సందేశం స్పష్టంగా వచ్చిందినాకు చాలా స్పష్టంగా అర్థమైంది దయచేసి లేచి మిగతా విద్యార్థులకు వివరించండి అని ఆయన అన్నారు ఆ తెలివైన విద్యార్థి చేతిని పైకి లేపాడుఅప్పుడు చాలా ఉత్సాహంతో లేచిసర్మనం మద్యం తాగితే అది కాబట్టి సర్ మనం వీలైనంత వరకు మద్యం తాగాలని నేను అనుకుంటున్నాను తద్వారా మన కడుపు శుద్ధి అవుతుందిముఖ్యంగా ప్రతి భోజనం తర్వాత అది అన్ని మలినాలను తొలగిస్తుంది మరియు మన వ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది ఇప్పుడు మీరు పంపినవారిని అర్థం చేసుకోవచ్చు ఉపాధ్యాయుడు వాస్తవానికి మద్యం తాగడం చాలా చెడ్డదని విద్యార్థులు అర్థం చేసుకోవాలని కోరుకున్నాడు ఇది వాస్తవానికి ఆ వ్యక్తిని చంపుతుంది చివరికి మన కడుపులోని పురుగులన్నింటినీ చంపేస్తుంది అని అన్నాడు అది మొదట కడుపును చంపడంతో ప్రారంభమవుతుంది అప్పుడు నెమ్మదిగా అది మట్టి పురుగుల వంటి అన్ని అవయవాలను చంపుతుంది మరియు అవి చాలా త్వరగా చంపబడతాయి ఇప్పుడుఆ విద్యార్థికి వేరే సందేశం వచ్చిందిఅది కడుపులోని పురుగులను మాత్రమే చంపుతుందని అతను అనుకున్నాడు మరియు పూర్తిగా అతనికి ప్రతికూల అర్థం వచ్చింది కాబట్టి రిసీవర్ సందేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినప్పుడు మరియు అర్థం చేసుకోలేనప్పుడు ఇది జరుగుతుంది ఉపాధ్యాయులు రిసీవర్ దానిని వేరే పద్ధతిలో స్వీకరించి వేరే వివరణ ఇచ్చారు కాబట్టిఈ రకమైన సందేశాలు పంపుతున్నప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యక్తిత్వ అడ్డంకులపై మరింత పరిశీలిద్దాంవ్యక్తిత్వ అడ్డంకులు ఎక్కువగా మానసిక స్వభావం కలిగి ఉంటాయి ఇది మనస్సులో జరుగుతుందిఇది మైండ్ సెట్తో సంబంధం కలిగి ఉంటుందిఆపై ప్రజలు కమ్యూనికేషన్లో సారూప్యతను పెద్దగా పరిగణించరు ఉదాహరణకు వారు నేపథ్యాలలోని తేడాలను విస్మరిస్తారుఅవగాహనలో వ్యత్యాసం కూడా విస్మరించబడుతుంది అవగాహనపై మేము ఒక పూర్తి ఉపన్యాసం గడిపామని గుర్తుంచుకోండిఇక్కడ మరొక ఉదాహరణను చూడండిఇక్కడ ప్రజలు విషయాలను గ్రహించే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఒక వృద్ధ నరమాంస భక్షకుడితో తన ఎన్కౌంటర్ సమయంలో ఒక మానవ శాస్త్రవేత్త కలిగి ఉన్న అనుభవానికి ఇది ఒక ప్రసిద్ధ ఉదాహరణ మరియు ఈ మానవ శాస్త్రవేత్త బ్రానిస్లా మాలినోవ్స్కీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆయన వెళ్లి చాలా మంది నరమాంస భక్షకులను ఇంటర్వ్యూ చేశారుఆపై వారి జీవనశైలి గురించి తెలుసుకోవాలనుకున్నారుదానిని నాగరిక ప్రజలకు ప్రచారం చేయాలని ఆయన కోరుకున్నారు ఇంటర్వ్యూ ముగింపులోమరియు ఆపై అతను నరమాంస భక్షకుల నాయకుడిని విడిచిపెట్టబోతున్నప్పుడు కాబట్టినరమాంస భక్షకులు మానవులను తినగలరని మీకు తెలుసని నేను ఆశిస్తున్నానుకాని నాయకుడు మాలినోవ్స్కీ ఉన్నప్పటికీ కాబట్టి అతను ఒక స్నేహితుడని గుర్తించగలడు కాబట్టి వారు ఎటువంటి హాని చేయలేదుఆపై నాయకుడు అతన్ని ప్రపంచ యుద్ధం గురించి అడిగాడు అతనికి ఒక ప్రశ్న ఉంది అతను భారీ హత్యల ద్వారా ఉత్పత్తి చేయబడిన మానవ మాంసాన్ని యూరోపియన్లు ఎలా తినగలిగారు అని అడిగాడు కాబట్టిరెండవ ప్రపంచంలో వారు చాలా మందిని చంపారుఆపై మృతదేహాలు పడి ఉన్నాయివాటన్నింటినీ ఎలా తినగలిగారు అని అడిగాడు అప్పుడు యూరోపియన్లు తాము చంపిన శత్రువు మాంసాన్ని ఎప్పుడూ తినలేదని మాలినోవ్స్కీ అతనికి చెప్పాడు కాబట్టి ఇది నరమాంస భక్షకునికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఆపై అతను ఆశ్చర్యపోయాడు ఆపై అతను తన షాక్ మరియు ఆశ్చర్యంలో మీరు ఎలాంటి అనాగరికులు అని అతన్ని అడిగాడు అతను ఎటువంటి నిజమైన వస్తువు లేకుండా ప్రజలను చంపమని భయంతో అడిగాడు కాబట్టి మాలినోవ్స్కీ దృక్పథం ఏమిటంటే యూరోపియన్లు నాగరికత కలిగి ఉంటారు ఆపై నరమాంస భక్షకులు అనాగరికులు అవుతారు నరమాంస భక్షకుల అభిప్రాయం ఏమిటంటేమీరు ఏమీ కోసం మానవులను చంపితే ఆపై మీరు వాటిని తినడానికి వెళ్ళకపోతే కాబట్టి అప్పుడు మీరు నిజంగా అనాగరికులు మీరు అనాగరికులు కాబట్టి ఇది మీరు కప్పును చూసే విధానం లాంటిది మీరు దానిని చూసిఅది సగం ఖాళీగా ఉందని లేదా సగం నిండి ఉందని చెప్పినామీరు రెండు వేర్వేరు అవగాహనలను పూర్తిగా తీసుకోవచ్చు ఒకరి దృక్పథానికి దోహదపడే ఇతర అంశాలను చూడండి తరచుగా సామాజిక సాంస్కృతిక పరిసరాలు అంటే పర్యావరణం సామాజిక సాంస్కృతిక వాతావరణం నేపథ్యం కాబట్టిఇది ఒక వ్యక్తి యొక్క పరస్పర అనుభవాలకు ఒక దృక్పథాన్ని ఇస్తుంది దాదాపు మన మందరం మన స్వంత ప్రత్యేకమైన అనుభవాలను కలిగి ఉంటాము ఆపై వ్యక్తి తన మానసిక స్థితిని అభివృద్ధి చేసుకుంటున్న స్వభావాన్ని కలిగి ఉంటాము అటువంటి ఆలోచనలు మరియు విలువలు వంటి వ్యక్తిత్వం జీవితంలో మతపరమైన మరియు రాజకీయ నమ్మకాలు మొదలైన వాటి స్థానం వాస్తవానికి ఒక వ్యక్తికి వ్యక్తిత్వానికి ఒక రకమైన దృక్పథాన్ని ఇస్తుంది ఇతర దృక్కోణాలతో జయించండి లేదా అది కూడా విరుద్ధంగా ఉండవచ్చు మనం కలిగి ఉన్న స్థానం కూడా మనకు ఒక నిర్దిష్ట దృక్పథాన్ని ఇస్తుందని విభిన్న దృక్పథంతో ఇతరులను అర్థం చేసుకోవడం చాలా కష్టతరం చేస్తుందని గమనించడం ఆసక్తికరంగా ఉంటుంది ఉదాహరణకు తండ్రి కొడుకును తీసుకోండి పెద్దయ్యాక కొడుకుకు ఉన్న వేర్వేరు స్థానాలు తండ్రికి ఎప్పటికీ అర్థం కాలేదనే భావనను కలిగిస్తాయి మరియు తండ్రి ఎల్లప్పుడూ తన తరం ఎల్లప్పుడూ మంచిదని చెబుతారు కానీ కొడుకు పెద్దయ్యాక తన తండ్రి తన కొడుకు గురించి చెబుతూ అదే ఫిర్యాదు చేస్తాడు ఉపాధ్యాయ విద్యార్థి విద్యార్థి విద్యార్థిగా భిన్నమైన దృక్పథాన్ని కలిగి ఉంటాడు కానీ అతను ఉపాధ్యాయుడిగా ఎదిగినప్పుడు కాబట్టి అప్పుడు దృక్పథం అదేవిధంగా తిరగబడుతుందిఉదాహరణకు సీనియర్ మరియు జూనియర్సీనియర్లు రెండవ సంవత్సరం విద్యార్థులు మూడవ సంవత్సరం విద్యార్థులుచివరి సంవత్సరం విద్యార్థులు కూడా కొత్త విద్యార్థులు జూనియర్లు చేరినప్పుడు వారు ఉదాహరణకుర్యాగింగ్ అనేది అవసరమైన చెడు అని చెబుతారు కాబట్టివారు తమ షెల్ నుండి బయటకు వస్తారు కాబట్టిఅవి చాలా వ్యక్తీకరణ మరియు బహిరంగంగా ఉంటాయి కాబట్టిమీరు జూనియర్ మరియు వారి తల్లిదండ్రులను అడిగినప్పుడు వారు వారిని ర్యాగ్ చేయాలివారు చేయ లేదు లేదు ర్యాగింగ్ చెడ్డది కాదు అది చెడు అని చెబుతారు మరియు దానిని అదుపులో ఉంచుకోవాలి మరియు ఎవరైనా అలా చేస్తే అది నివేదించబడాలి అతను లేదా ఆమె కఠినంగా శిక్షించబడాలి ఇప్పుడు విద్యార్థులు సీనియర్ అయినప్పుడు అదే తల్లిదండ్రులు కాబట్టి ఇప్పుడు వారు పరిణతి చెందిన పిల్లలు అని వారు చెబుతారు కాబట్టివారు ఎవరినైనా ర్యాగింగ్ చేస్తుంటే అది మంచిది ఇప్పుడుమొదటి సంవత్సరంలో తమను రక్షించాలని కోరుకునే అదే తల్లిదండ్రులువారు రెండవ సంవత్సరానికి చేరుకున్నప్పుడు సరే అని చెబుతారు కాబట్టిచాలా సీరియల్స్ చేసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటేసీరియల్స్లో అత్తగారు మరియు కోడలు తీసుకునే స్థానాలు కోడలు ఎల్లప్పుడూ అత్త గురించి ఫిర్యాదు చేస్తుంది మరియు అత్తగారు అర్థం చేసుకోవడం లేదనిఅత్తగారు చాలా సున్నితత్వం లేనివారనిఅత్తగారు క్రూరమైనవారని ఎల్లప్పుడూ భావిస్తుంది కాబట్టికోడలు తన అంచనాలకు అనుగుణంగా లేదని అత్త ఎప్పుడూ చెబుతుంది కాబట్టిఆమె మెరుగుపడాలి తద్వారా ఆమె తగినంతగా పని చేయదు ఆమె సోమరితనం మరియు అంతే ఇప్పుడుఅదే కోడలు పెద్దయ్యాక అత్తగా పరిణామం చెందుతుంది అప్పుడు స్థానం మారుతుంది మరియు అరుదైన కేసులు మినహా ఆమెకు మరొక కోడలు వచ్చినప్పుడు వారిలో చాలా మంది మళ్లీ వారు కోడలుగా ఉన్నప్పుడు వచ్చిన ఫిర్యాదులను ఇస్తారు ఇప్పుడుమేనేజర్ మరియు కార్మికుడు భార్యాభర్తల మధ్య అదే జరుగుతుంది నేను మీకు భర్త మరియు భార్య గురించి ఒక ఆసక్తికరమైన కథను తెలియజేస్తానుఒక చాలా ప్రేమగల మరియు శ్రద్ధగల భర్త డాక్టర్ వద్దకు వెళ్లిఆపై అతను డాక్టర్కు చెప్పాడునా భార్య కొంత వినికిడి లోపంతో బాధపడుతోందని నేను భావిస్తున్నాను ఆపై ఆమె నయం కావాలని నేను కోరుకుంటున్నాను నేను ఆమెను చాలా ప్రేమిస్తున్నానుఅది ఆమెను బాధించవచ్చని నాకు తెలుసు అని కూడా ఆమె తెలుసుకోవాలని నేను కోరుకోను కానీ ఈ వినికిడి లోపం నుండి ఆమెను నయం చేయడానికి మీరు నాకు సహాయం చేస్తారు దీని ద్వారా మన కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది కాబట్టి డాక్టర్ బాగానే ఉన్నారని చెప్పారు కానీ ఆమె వినికిడి లోపం స్థాయి ఎంత కష్టమో నాకు అర్థం చేసుకుందాం కాబట్టి మీరు ఇంటికి వెళ్ళినప్పుడు మీరు ఒక ప్రయోగం చేస్తారని మీ ఇల్లు ఎలా ఉందో నా ఇల్లు నాలుగు తలుపులు ఉన్నట్లుగా ఉందని ఆపై అది ఒక రకమైన కంపార్ట్మెంట్లో ఒక గది తరువాత మరొక గదిలో ఉందని చెప్పారు కాబట్టి అతను సరే అని చెప్పాడు కాబట్టి మీరు మొదటి గదికి వెళ్ళినప్పుడు మీరు ఆమెను ఏదైనా అడగండిఆపై మీరు రెండవ గదికి వెళ్ళినప్పుడు మీరు మూడవ గదిని అడిగినప్పుడు మీరు నాల్గవ గదిని కొనసాగించండిఆపై ఆమె స్పందించగలిగే ప్రదేశం మరియు మీరు ఇప్పుడే వచ్చి నాకు నివేదించండిఆమె స్థాయి ఏమిటో మీరు ఖచ్చితంగా వినలేకపోతున్నారని నేను గుర్తించగలను మరియు నేను తదనుగుణంగా ఆమెతో వ్యవహరించగలను కాబట్టి అతను వెళ్లిఆపై అతను ముందు తలుపు మీద నిలబడ్డాడుఆపై అతను నాల్గవ గదిలో వంటగదిని చూడగలిగాడు తద్వారా అతను ఆమెను తిరిగి చూడగలడు ఆపై ఆమె ఏదో వంట చేస్తోంది కాబట్టి అతను అరిచాడు ఆపై ఆమెను హనీ అని పిలిచాడునా ప్రియమైన ఈ రోజు మీరు ఏమి వండుతున్నారు కాబట్టి ఎటువంటి ప్రతిస్పందన లేనప్పుడు అతను పక్క గదికి వెళ్ళాడు ఆపై మళ్ళీ అరిచాడు అతను హనీని అడిగాడు ఈ రోజు మీరు ఏమి వంట చేస్తున్నారుమళ్ళీ ఎటువంటి ప్రతిస్పందన లేదు అతను మూడవ గదికి వెళ్ళాడు హనీ ఈ రోజు మీరు ఏమి వంట చేస్తున్నారు ఎటువంటి ప్రతిస్పందన లేదు కాబట్టి అతను నాల్గవ గదికి దగ్గరగా వెళ్ళాడువంటగదికాబట్టి అతను ఆమె పక్కన నిలబడ్డాడు ఆపై అతను తేనెను అడిగాడుఈ రోజు మీరు ఏమి వంట చేస్తున్నారు ఆమె చికెన్ అని చెప్పింది మరియు నేను నాలుగోసారి చికెన్ అని అరుస్తున్నాను మరియు నేను దీన్ని నాలుగోసారి అరుస్తున్నాను అంటే వినికిడి లోపం భార్య వద్ద లేదని భర్త వద్ద ఉందని మీకు ఇప్పుడు అర్థం అయి ఉండవచ్చు కాబట్టిఅతను అరిచినప్పుడల్లా ఆమె ప్రతిస్పందించింది కానీ అతను ఆమె మాట వినలేకపోయాడు కానీ అతను భర్త మరియు అతను దోషరహితుడు అనే స్థానం కారణంగా అతను ఎటువంటి తప్పు చేయలేడు మరియు భార్య ఎల్లప్పుడూ పొరపాటు చేస్తుంది అతను తన పరిమితుల ద్వారా చూడలేడు కాబట్టి అది భర్తకు కళ్లు తెరిపించింది మరియు సమస్యను కలిగించేది తన భార్య కాదని కాబట్టిమిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ అవతలి వ్యక్తి వైపు ఉంచుకోండిఆపై మీరు అవతలి వ్యక్తితో ఏమి ఉందో గుర్తించడానికి ప్రయత్నించే ముందు మీతో సమస్య ఉందా అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి స్టీరియోటైప్ ధోరణి మరియు స్టీరియోటైప్లకు వెళ్లడం వంటి ఇతర కారణాలు ఉన్నాయిస్టీరియోటైప్లు అనేవి మనం చిత్రాలను తీసే రకమైన తీర్మానాలుఏదో ఒక సమయంలో ఎవరైనా ఏదో తప్పు చేశారని మేము ఎల్లప్పుడూ ఆ రకమైన వ్యక్తి ఎల్లప్పుడూ అదే పని చేస్తారని అనుకుంటాము కాబట్టి ఒక సేవకుడు మీరు పట్టుకున్న డబ్బును దొంగిలించాడు మరియు సేవకులందరూ ఇలాగే ఉన్నారని మీరు అనుకుంటారు వారు ఎల్లప్పుడూ డబ్బును దొంగిలిస్తారు కాబట్టి మరో పది మంది నిజాయితీగల మరియు నిజాయితీగల వ్యక్తులు ఉండవచ్చు కానీ మీరు ఒక మూసను ఏర్పరుచుకుంటారు ఆపై మీరు వివిధ వర్గాల జాతీయత కింద జరిగే నిర్ధారణలకు వస్తారు కాబట్టి భారతీయులు పాకిస్తానీ చైనీస్ అమెరికన్ చాలా భిన్నమైన ప్రజలు తాము విభిన్న మతాల వారీగా ప్రవర్తిస్తున్నామని అనుకుంటారుయూదు పార్సీ హిందూముస్లిం క్రిస్టియన్ జాతిరంగు నలుపు లేదా నీగ్రో తెలుపు యూరోపియన్ ఆపై మనకు గోధుమ రంగు ఉంటుంది వారు భారతీయులు ఆపై పసుపు దక్షిణ ఆసియన్లు పని పరంగా మళ్ళీ మనకు స్టీరియోటైప్స్ ప్రొఫెసర్ వ్యాపారవేత్త స్మగ్లర్ రిక్షా పుల్లర్స్వీపర్బిచ్చగాడు ఉన్నారు ఆహార పరంగా మళ్ళీ మనకు స్టీరియోటైప్స్ ఉన్నాయిశాకాహారులు ఇలా ఉంటారుశాకాహారులు కాని వారు ఇలాంటి కొన్ని లక్షణాలను కలిగి ఉంటారు విద్య పరంగా మీరు ఐఐటికి చెందినవారైతే మీరు ప్రభుత్వ కళాశాల విద్యార్థి అయితే మేము ఒక రకమైన బ్రాండ్ ఎలిటిజం నాణ్యతను అనుబంధిస్తాము అప్పుడు మీరు ఎప్పుడూ తరగతులకు హాజరు కాలేదని మేము భావిస్తాము మీరు ఎల్లప్పుడూ సోమరితనం నిజాయితీ లేని విద్యార్థి మరియు మొదలైనవి ఐఐటిలో మీరు పది పాయింటర్ అయితే మీరు ఐదు పాయింటర్ అయితే మీరు నిజంగా తెలివైనవారని మీరు నిజంగా తెలివైనవారని అప్పుడు మీరు సగటు వ్యక్తి పనికిరాని వ్యక్తి అని చెబుతారు ఇప్పుడువ్యక్తులను చూసే ఈ గతానుగతిక మార్గాన్ని చేయడం ద్వారా మేము వారిని వ్యక్తిత్వాన్ని తిరస్కరిస్తాముమేము వారిని వేర్వేరు వ్యక్తులుగా చూడము మేము వారికి ప్రత్యేకతను ఇవ్వముఈ వ్యక్తులు ప్రదర్శించే స్టీరియోటైప్ యొక్క చట్రంలో మేము అర్థం చేసుకుంటాము ఇది వాస్తవానికి తప్పు వ్యక్తిత్వంతో ముడిపడి ఉన్న ఈ రెండు ఇతర విషయాలతో పాటు వివక్ష యొక్క శక్తిని అస్పష్టం చేసే ఆలోచన యొక్క ఈ దృఢత్వం ఒకటి కాబట్టి మీరు వారిని చూసిన వ్యక్తులు ఉన్నారువారు కొత్త సమాచారం నుండి నేర్చుకోరు లేదా ఎటువంటి విరుద్ధమైన అభిప్రాయాన్ని అంగీకరించరువారు వారి ఆలోచనలో చాలా దృఢంగా ఉంటారు అలాగే మేము కొంతమందిని మీరు వెళ్లి ఓహ్ ఇది నేను చదివిన కొత్త వ్యాసం అని వారికి చెప్పవచ్చు వారు నేను చదివినట్లు నాకు తెలుసు అని చెబుతారు ఇది ఈ రోజు ప్రచురించబడింది అవును కానీ నేను దాని గురించి విన్నానని నాకు తెలుసునేను ఎక్కడో చదివాను తమకు కొత్త విషయం ఏమీ తెలియదని వారు మిమ్మల్ని ఎప్పటికీ నమ్మనివ్వరు మీరు పంచుకునే ఏదైనా వారు నాకు తెలుసు అని చెబుతారు మీరు ఈ పదాలను ఉపయోగించినప్పుడు వారు ఎల్లప్పుడూ ప్రతి ఒక్కరి వంటి పదాలను ఉపయోగించినప్పుడు ఈ వ్యక్తులను సులభంగా గుర్తించవచ్చు వాస్తవానికి వారు కమ్యూనికేషన్లో మీ స్వంత వ్యక్తిత్వానికి అడ్డంకులుగా వ్యవహరిస్తున్నారు ఈ అడ్డంకులను అధిగమించడానికి కొన్ని శీఘ్ర వ్యూహాలను చూద్దాంఅత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటేసానుభూతిని పెంపొందించుకోవడం అంటే మీరు ఒకరి పరిస్థితిని గుర్తించడానికి ఇతరుల సుముఖతకు అనుగుణంగా మిమ్మల్ని మీరు ఉంచుకోవాలి ఇప్పుడుఆ సాయంత్రం భర్త భార్యను సినిమా లేదా పార్టీకి తీసుకెళ్లాల్సి ఉంది మరియు భార్య దుస్తులు ధరించి సిద్ధంగా ఉందిఆమె చాలా ఆత్రుతగా ఉంది మరియు ఆమె గత మూడు గంటల నుండి తనను తాను సిద్ధం చేసుకుంటోంది భర్త చాలా ఆలస్యంగా వస్తాడుఆపై అతను తలుపు తెరిచిన క్షణం ఆమె అతనిపై వస్తువులను విసురుతుందిభర్త ప్రమాదానికి గురయ్యాడనే వాస్తవం తెలియకుండానే ఆమె తన కోపాన్ని వ్యక్తం చేస్తుందిఆపై అదృష్టవశాత్తూ అతను రక్షించబడ్డాడు అతనికి కొంత ప్రథమ చికిత్స ఇవ్వబడిందిఆపై అతను ఇంటికి చేరుకోవడం ఒక అద్భుతం ఎందుకంటే ఏదో ఆకస్మికంగా అతను తప్పించుకున్నాడు ఇప్పుడు కోపంతో అతనికి ఇవ్వబడిన ప్రథమ చికిత్సను కూడా ఆమె చూడలేదు వాస్తవానికి ఆమె ఇప్పుడు పూర్తిగా కళ్ళు మూసుకుపోయిందిఅంటే ఒకరి పరిస్థితిని గుర్తించడానికి సుముఖత కాబట్టి నన్ను బయటకు తీసుకెళ్లడం అతనికి లేదా ఆమెకు చాలా ముఖ్యం అని ఆ వ్యక్తికి బాగా తెలిసినప్పటికీ ఆ వ్యక్తి ఎందుకు ఆలస్యంగా వచ్చాడో గ్రహించడం ముఖ్యం కాబట్టి పక్షపాతం లేకుండా అతని లేదా ఆమె దృక్పథాన్ని తీర్పు లేనిదిగా అంగీకరించండి మరియు విరుద్ధమైన ఆలోచనలు మరియు ఆలోచనలను స్వీకరించడానికి ఎవరైనా సిద్ధంగా ఉండాలి ఎవరైనా దానిని ఉద్దేశపూర్వకంగా మార్చడానికి ప్రయత్నించాలా అని ఆలోచించే మొండితనాన్ని కలిగి ఉండకూడదు మరియు మానవుల మనస్తత్వశాస్త్రం గురించి అర్థం చేసుకోవడం కూడా సహాయపడుతుంది మరియు నేపథ్య అవగాహన దృక్పథంలోని వ్యత్యాసాల గురించి అవగాహనప్రతి దృక్పథాన్ని గౌరవించాలి అయితే ఇది ఒకరి వర్బల్ మరియు నాన్ వర్బల్ ప్రవర్తన యొక్క విశ్లేషణ యొక్క మన స్వంత అభిప్రాయాల నుండి మారవచ్చు కాబట్టి మనం నాన్ వర్బల్ ప్రవర్తనకు వెళ్ళినప్పుడు నేను దాని గురించి మరింత మాట్లాడతానుకానీ మీరు అవతలి వ్యక్తి ఇచ్చిన నాన్ వర్బల్ ఆధారాలను కూడా చూడగలగాలిఆపై నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎవరైనా కోపంగా ఉంటే సంబంధిత వ్యక్తిత్వ లక్షణాలను అభివృద్ధి చేయాలి కాబట్టి స్టీరియోటైప్లను క్లౌడ్ తీర్పుకు అనుమతించని తగిన వ్యక్తిత్వ లక్షణంఆపై ఇతరుల కోణం నుండి విషయాలను చూడటం న్యూవే సబ్వే కారులో అతని మనస్సులో జరిగిన నమూనా మార్పు గురించి స్టీఫెన్ కోవీ నుండి నేను మీకు చెప్పిన కథను గుర్తుంచుకోండి కాబట్టి మానవ అవగాహనలపై ఈ మొదటి వారం మాడ్యూల్ 3 లెక్చర్ 3ని గుర్తుంచుకోండిఅక్కడ ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవాలని మీరు కోరుకునే ముందు మీరు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన చెప్పారు ఇప్పుడు ముగింపు దశలో మీరు సానుభూతి పొందగలిగితే మీరు చాలా ముఖ్యమైనది మీరు కమ్యూనికేషన్లో చాలా సమస్యలను పరిష్కరించగలరని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరియు ఖలీల్ జిబ్రాన్ నుండి చాలా ప్రసిద్ధ ఉల్లేఖనం అతను నన్ను దూరంగా ఉంచండి అని చెబుతాడు ఇది ఏడుపు లేని జ్ఞానం అంటే మీరు చాలా తెలివైన మరియు తెలివైన వ్యక్తి అని చెప్పవచ్చు కానీ మీరు కన్నీళ్లకు కదిలించలేకపోతే నాకు ఆ రకమైన జ్ఞానం లేదా జ్ఞానం నవ్వని తత్వశాస్త్రం అవసరం లేదని అతను చెబుతాడు కాబట్టి మీరు తత్వవేత్త కానీ మీరు ముఖాన్ని ఎల్లప్పుడూ గంభీరంగా ఉంచుతారు కాబట్టి మీరు నవ్వలేకపోతే మరియు పిల్లల ముందు నమస్కరించని గొప్పతనాన్ని ఆయన చెప్పారు కాబట్టిమీరు చాలా గొప్ప వ్యక్తి కావచ్చుకానీ మీరు పిల్లల అమాయకత్వాన్ని గుర్తించలేకపోతేఆపై మీరు గౌరవించలేకపోతేఅతను గొప్పతనంగా నేను పరిగణించనని చెప్తాడు అంటే మీ జీవితంలోని అన్ని దశలలో మీకు సానుభూతి ఉండాలి మరియు ఇది మిమ్మల్ని సమర్థవంతమైన సంభాషణకర్తగా అభివృద్ధి చేయడానికి మీకు సహాయపడుతుంది కాబట్టికమ్యూనికేషన్కు మరిన్ని అడ్డంకులు మరియు తదుపరి ఉపన్యాసంలో మనం ఎలా అధిగమించవచ్చో ఈ ఆలోచనతో నేను ముగిస్తున్నాను ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరియు మీకు శుభదినం